హలో ఫ్రెండ్స్ మనం ఇంతకుముందుగా ది ఆర్ట్ ఆఫ్ పెర్స్యుయేసన్ గురించిన చర్చలో దానికి సంబంధించి వైఖరి గురించిన ప్రస్తావన మొదలుపెట్టి మన చర్చని ఆపాం ఇప్పుడు దానిని కొనసాగిద్దాం వైఖరులు ప్రజలని ప్రభావితం చేసి వారి దృక్పధాన్ని సవరించగలవు కాబట్టి ప్రజల వైఖరుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం వైఖరులు పెర్స్యుయేసన్కి మధ్యవర్తులుగా పనిచేస్తాయి ఒక పెర్స్యుయేసన్ విజయం సాధిస్తుందా ఓటమి పాలవుతుందా లేదా దిశని మార్చుకుంటుందా అనే విషయాన్ని విభిన్న వైఖరులు నిర్ణయిస్తాయి మన డిస్కషన్ ఫోరం లో మనం చేసిన చాలా ఆసక్తికరమైన ప్రయోగాలు అలాగే మీకు అందుబాటులో ఉంచిన పరిశోధనా పత్రాలూ పెర్స్యుయేసన్కి సంబంధించి వైఖరుల యొక్క ప్రాముఖ్యత ని బహిర్గతం చేస్తాయి ఒక్కోసారి పెర్స్యుయేసన్ అనేది వైఖరులని మార్చడం గురించిఇది ఇప్పుడు చాలా కష్టమైన విషయంకానీ మనం క్రితం సారి చర్చికున్నట్లు రెండు గంటల కాల వ్యవధిలో శ్రీకృష్ణ పరమాతుడి చే అర్జునిడి వైఖరి మార్చబడింది అందువలన వైఖరి అనేది మనో నిర్మితమైనది ఒక వ్యక్తి యొక్క అంతర్లీన స్వభావాన్ని వర్ణించగలిగే మానసికమైన భావోద్వేగ అస్థిత్వాన్ని కలిగి వుంది అందువలన వైఖరులనేవి కొన్ని లక్షణాలని కలిగి వున్నాయి ఆ లక్షణాలని గమనించినట్లయితే అవి ఏ విధంగా మానిప్యులేట్ చేయబడగలవో మనం సులభంగా అర్ధం చేసుకోగలం వైఖరులు నేర్చుకోబడేవిఅవి శారీరకపరమయినవి కాదు అవి మన దగ్గరకి రావు అవి మన శారీరక వ్యవస్థలో ప్రారంభం నుండీ పొందుపరచబడి లేవువాటిని మనం క్రమంగా నేర్చుకుంటాం రాజకీయాలలో చేరడం మంచిదనే ఒక వైఖరిని నేను వృద్ధి చేసుకున్నాననుకుందాం రాజకీయాలలో చేరడం మంచిది కాదని నేను నేర్చుకున్నట్లయితే లేదా అటువంటి వైఖరిని అలవరచుకున్నట్లయితే అది మళ్ళీ సామాజిక సాంస్కృతిక నేపధ్యంలో నేను నేర్చుకున్న ఒక వైఖరి వైఖరులనేవి భావోద్వేగాల అర్థంలో తీసుకో కలిగినవి ఉదాహరణకి నేను ఇది మంచి లేదా ఇది చెడు అని చెప్పినట్లయితే అక్కడ విలువల యొక్క న్యాయ నిర్ణయం కూడా తన ప్రమేయాన్ని కలిగి ఉంది అంటే మంచి చెడుల భావన ప్రవేశిస్తుంది అందువలన నేను దీనిని ఇష్టపడతాను లేదా ఇష్టపడను అనే భావోద్వేగాలు ప్రవేశించడాన్ని నేను అనుభూతి చెందుతున్నానుఅందువలన ఆఖరికి ఈ భావోద్వేగాల ప్రమేయం కలిగిన వైఖరులు నిర్ణయాలని తీసుకోవడానికి దారి తీస్తాయి అందువలన స్వదేశీ వస్తువులు మంచివి అనే వైఖరిలో నేను వున్నానుకోండి భారతదేశం లో తయారయ్యే వస్తువులని మాత్రమే నేను కొంటూ వుండాలి ఇప్పుడు స్పష్టంగా భారతదేశంలో తయారయిన వస్తువులపట్ల ఒక విశిష్టమైన భావోద్వేగాలని నేను కలిగి వుండి బహుసా బహుళ జాతి కంపెనీల ఉత్పాదనలని కాక కేవలం భారతీయ ఉత్పాదనలని మాత్రమే కొనుగోలు చేస్తాను అంటే నేను దీనిని ఇష్టపడతాను లేదా ఇష్టపడను అనే భావోద్వేగాలు ప్రవేశించడాన్ని నేను అనుభూతి చెందుతున్నాను అందువలన ఆఖరికి ఈ భావోద్వేగాల ప్రమేయం కలిగిన వైఖరులు మనం నిర్ణయాలని తీసుకోవడానికి దారితీస్తాయి అందువలన స్వదేశీ వస్తువులు మంచివి అనే వైఖరిలో లో నేను ఉన్నాను అనుకోండి భారతదేశంలో తయారయ్యే వస్తువులను మాత్రమే నేను కొంటూ ఉండాలి ఇప్పుడు స్పష్టంగా భారతదేశంలో తయారైన వస్తువుల పట్ల ఒక విశిష్టమైన భావోద్వేగాలని నేను కలిగి ఉండి బహుశా బహుళజాతి కంపెనీల ఉత్పాదనలని కాకుండా కేవలం భారతీయ ఉత్పాదనలను మాత్రమే కొనుగోలు చేస్తాను స్థానికంగా తయారయ్యే ఆలూ చిప్స్ కొనుక్కోవాలా లేదా పేక్ చేయబడి పలానా బ్రాండ్ పేరుతో మార్కెట్ లో అమ్మబడే చిప్స్ కొనుక్కోవాలా వంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా విలక్షణంగా వైఖరులపైనే ఆధారపడి వున్నాయి విలువలనేవి భావజాలాలుఅవి ఆదర్శాలుమార్గనిర్దేశక సూత్రాలు ఖరీదు ఎక్కువయిన వస్తువులు కొనకూడదనేది నా భావజాలం అనుకోండి అప్పుడు నేను బ్రాండ్ చిప్స్ కాకుండా స్థానికంగా తయారయ్యే ఆలూ చిప్స్ మాత్రమే కొంటాను కానీ యిక్కడ అలాచేయడానికి కారణం స్వదేశీ వస్తువుల విషయంలో లా కాకుండా వేరే కారణానికి అది నేను డబ్బుకి విలువనిస్తాననే కారణానికి నేను డబ్బు తక్కువగా ఖర్చు చేయాలని నమ్ముతాను ఆ వస్తువు తయారయ్యినది భారతదేశంలోనా చైనాలోనా యు ఎస్ లోనా అనే విషయాన్ని నేను పట్టించుకోను మరియు నమ్మకాలనేవి చాలా విశిష్టమైనవి మరియు గుర్తింపు కలిగినవిఇవి విశిష్టమైన కోవకి చెందిన కొన్ని ఆలోచనాధోరణుల ద్వారా ఒకరకమైన ఆలోచనలనీ విలువలనీ విశిష్టమైన దారులలో నిర్దేశిస్తాయి మీకు తెలుసు విలువలనేవి ఎక్కువగా సాధారణమైనవి కానీ నమ్మకాలు అనేవి విలువలయొక్క ఉపవర్గానికి చెందిన ఎక్కువ విశిష్టమైనవి అని నేను చెప్పగలను ఇంకా మీరు గుర్తుంచుకోండి ఇవి విశేషంగా పెర్సుయేసన్ ని ప్రభావితం చేస్తాయి వైఖరులు బలమైనవి కావచ్చు లేదా బలహీనమైన కావచ్చు మనం దేనినైతే ముఖ్యంగా భావిస్తామో దాని పట్ల మన వైఖరి బలంగా ఉండగలదు అలా కాకుండా మనం దేనిని ముఖ్యమైన దానిగా పరిగణించమో దాని పట్ల మన వైఖరి బలహీనంగా ఉండగలదు ఉదాహరణకి నేను చదువు చాలా చాలా ప్రాముఖ్యం కలిగినది అని పరిగణిస్తే పిల్లలని నాకు నచ్చిన ఒక నిర్దిష్టమైన స్కూల్లోనే చేర్పించాలి అనుకుంటాను అలా కాకుండా చదువుని ఒక మామూలు విషయం గానే పరిగణిస్తే పిల్లలకి ఏ స్కూలు నచ్చితే అదే స్కూల్లో వారిని చేరుస్తాను మనం చూడవలసిన తరువాతి విషయం స్వీయ ప్రధాన విలువలలో అహం యొక్క జోక్యం గురించి నాకు ఏమి ఇష్టం నాకు ఏమిటి అయిష్టం మనం వీటి గురించి విలువల గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రస్తావించుకున్నాం వైఖరులు చాలా గణనీయంగా తటస్థత నుంచి దారి మళ్ళుతాయి ఇది ఒక డిటాచ్మెంట్నిర్లిప్తత అందువలన మనం మనసులో పెట్టు కోవాల్సింది ఏమిటంటే చాలా తరచుగా దీని గురించి మాట్లాడుకునేటప్పుడు మనం తటస్థ మార్గం నుంచి పక్కదారి పడతాం రాజకీయాలు మంచివి కావచ్చు లేదా చెడ్డవి కావచ్చు నాకు వాటి గురించి ఏ రకమైన అభిప్రాయము లేదు అని చెప్పాను అనుకోండి ఇది అలాంటిది అది ఒక వైఖరి లేదా ఏటిట్యూడ్ కాదుఇదీ ఒక వైఖరే కావచ్చు కానీ పెర్స్యుయేసన్ దృష్ట్యా ఇది చాలా ప్రముఖమైన వైఖరి ఏటిట్యూడ్ కాకపోవచ్చు మనం ఏ విషయం గురించైనా ఒప్పించబడి ఆ విషయం సరి అయినదే అని మనం నమ్మినప్పుడు దాని ప్రభావం మనం నిర్ణయాలు తీసుకోవడంలో గణనీయమైన స్థాయిలో ఉంటుంది ఉదాహరణకి విదేశీ వస్తువుల కంటే భారతదేశంలో తయారైన వస్తువులు మంచివని నేను నమ్మినట్లయితే ఈ నమ్మకం ఖచ్చితత్వపు బలమైన సరిహద్దు రేఖ పై ఉంటే మంచిదే లేదా నేను నేను ఒక కంపెనీ కోసం పనిచేస్తూ ఆ కంపెనీ ఉత్పాదనలు మంచివి కాదని నాకు తెలిసినట్లయితే ఈ జ్ఞానం ఈ ఖచ్చితత్వం ఆ ఉత్పాదనని కొనడంలోను లేదా ఆ కంపెనీలో పని చేయడంలోనూ నాకున్న సౌలభ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఎంత వేగంగా ఇవి మన మనసులో నుంచి బయటకు వస్తాయి అనేది చాలా ఆసక్తి కరమైన విషయం ఎందుకంటే ఇది కాగ్నిటివ్ బయాస్ అంటే బుద్ధిపూర్వకంగానే తెలసే పక్షపాతం వహించడం అనే అంశంతో ముడి పడి ఉంది కాగ్నిటివ్ బయాస్ లో మీరు చూసినట్లయితే కాస్త లోతుగా ఆలోచిస్తే సరి అయిన ఎంపిక మనకి దొరుకుతుందనే నిజం తెలిసినప్పటికీ మనం తరచుగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం కాగ్నిటివ్ బయాసెస్ చాలా కారణాలకి ఏర్పడతాయి ఎందుకంటే చాలా తరచుగా మనం ఏమీ ఆలోచించకుండా కొత్త కొత్త నిర్ణయాలు లేదా తొందరపాటు నిర్ణయాలు చాలా వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటూఉంటాం మనం విషయాలని విశ్లేషించాలి అనుకోం ప్రేరణ లేదా ప్రచోదనం ఆధారంగా కొనసాగుతూ ఉంటాం ఎందుకంటే అలా చేయడం మనకి సులభం కాబట్టి ఇటువంటి సందర్భాలలో సౌలభ్యత కీలకమైన అంశం అవుతుందని మీరు గుర్తిస్తారు మనం ఒక కూల్ డ్రింక్ బాటిల్ కొనడం గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి నాకు రెండు కూల్ డ్రింకుల పేర్లు మాత్రమే గుర్తున్నాయి అందువల్ల నేను వాటిలో ఏదో ఒకటి ఎంచుకుంటాను అయితే అక్కడ10 15 రకాల కూల్ డ్రింక్స్ ఉన్నాయి కానీ నాకంత సమయమూ లేదు వాటిని చూసే ఉద్దేశమూ లేదు ఎందుకంటే వాటికి నేనిచ్చే ప్రాముఖ్యత తక్కువ నాకు తెలిసిన ఒకటో రెండో కూల్ డ్రింకుల పేర్లు చెప్పి ఎంచుకోవడం లో నాకు సౌలభ్యం ఎక్కువ ఇక్కడ ప్రాముఖ్యత మరియు జ్ఞానం సారీ సౌలభ్యత అనే రెండు అంశాలు ఇక్కడ ముడిపడి ఉన్నాయి ఒక విషయం గురించి మనం అధికమైన సమాచారాన్ని కలిగి ఉంటే అది జ్ఞానం కూల్ డ్రింక్స్ ఎలా తయారు చేస్తారు నాకు తెలిస్తే అప్పుడు దానిని వేరే ప్రత్యేకమైన దృష్టితో చూస్తాను అప్పుడు దాని ద్వారా అసలు ఆ కూల్ డ్రింక్ ని తీసుకోవాలా వద్దా అనేవిషయం చాలా బలంగా సూత్రీకరించ బడుతుంది బ్రాండ్ పేర్లని అసలు పట్టించుకోకుండా కూడా నేను ఉండ వచ్చు ఎందుకంటే కాస్త అటూ ఇటూ గా అన్నీ ఒక రకమైనవే అని నాకు తెలుసు అదే జ్ఞానం క్రమానుగత సంస్థవైఖరి నిర్మాణం లో వైఖరులు ఉప వైఖరులు ఉన్నాయి అవి ఎక్కడ ఇమడ గలవో అనేది కూడా మీరు నిర్దిష్టమైన మార్గం నిర్ణయం తీసుకుంటున్నారో లేదో అనే విషయాన్ని విశేషంగా నిర్ణయిస్తుంది ఏమైనా ఇది సంక్లిష్టమైన విషయం మనం దాని జోలికి పోవడం లేదు వైఖరి యొక్క విధులు ఏమిటి వైఖరులు జ్ఞానం ఏం విషయాలు ఉన్నాయో మనకు తెలియ చేస్తాయి ప్రోత్సాహ కాలనీ లేదా శిక్షల్ని పొందటంలో మనకి సహాయపడతాయి అందువల్ల మనం ఏటిట్యూడ్వైఖరులని కలిగి ఉన్నప్పుడు కొన్ని విషయాలకు సంబంధించిన కొంత జ్ఞానం కూడా పాక్షికంగానో పరిపూర్ణంగానో అది ఏదైనప్పటికీ ఏటిట్యూడ్స్లో ఇమిడి ఉంటుంది యుటిలిటేరియన్ అనేది సామాజిక సర్దుబాటు వైపు దృష్టి సారించే విషయం ఇది ఒక ప్రత్యేకమైన గ్రూపులను సూచించడానికి ఆ గ్రూపులో మన స్థానం ఏమిటో తెలుసుకోవడానికి లేదా కొన్ని గ్రూపులలో ఏ విషయంలోనైనా నిర్ణయం తీసుకోవడానికి సహాయపడుతుంది సామాజిక గుర్తింపు మనకి గుర్తింపుని సృష్టించుకోవడం కోసం సహాయపడుతుంది నేను పెప్సీ తాగేవాడిని కాకుండా కోక్ తాగేవాడిని కాఫీ తాగే వాడిని కాకుండా టీ తాగే వాడిని వేల్యూ ఎక్ప్రెసివ్విలువల వ్యక్తీకరణ ఇవి అంతర్గత విలువలకి లేదా ప్రధాన విలువలకి ప్రాతినిధ్యం వహిస్తాయిగ్రీన్ టీ ఆరోగ్యకరమని నేను నమ్ముతానుఅందువలన పాలూ పంచదార తో టీ అనారోగ్యకారకమని చెబుతాననుకుందాం ఇగో డిఫెన్సివ్ మరియు ఏటిట్యూడ్స్ రక్షణాత్మక అహం మరియు వైఖరులు సాధారణంగా మనని మనకు నచ్చని లేదా రోతపుట్టించే భావోద్వేగాల నుంచి మనని రక్షించేందుకు మొగ్గు చూపుతాయి ఇప్పుడు మీరు ఎవరి వైఖరినైనా మార్చగలిగినప్పుడు అలా వైఖరి మారడం వలన జరిగేది ఏదయినా అది మరింత ఆహ్లాదకరంగా వుంటుందని ఆ వ్యక్తిని ఒప్పించగలగాలి అందువలన విషయాలలో ప్రధానంగా ఆ ఆహ్లాదం మిగులుతుంది మళ్లీ మళ్ళీ వచ్చే వాణిజ్య ప్రకటనల వలన పెర్సుయేసన్ చోటు చేసుకుని మీ వైఖరి మారింది అనుకుందాం ఒక నిర్దిష్టమైన ప్రోడక్ట్ కొనడం వలన మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుందని మీరు ఒప్పించబడ్డారనుకోండి మీరు ఆ ప్రోడక్ట్ కీ మీ సామాజిక ప్రతిష్ట కీ ముడిపెట్టనంత కాలం ఆ విషయాన్ని పట్టించుకోలేదు కానీ అలా ఒప్పించబడిన తర్వాత అందరూ బ్రాండెడ్ చొక్కాలు ధరిస్తూ వుంటే మీరు మాత్రం గత 20 సంవత్సరాలు గా మీ టైలర్ కుట్టిన చొక్కాలనే ధరిస్తున్నారని గమనిస్తారు అప్పుడు మీ కంపెనీ విషయంలో అలాకాదనీ మీరు ఇటువంటి విషయాలు నమ్మరనీ అనేది వాస్తవమైనప్పటికీ అది మీరు గ్రహిస్తూ ఉండే విధానం పై ప్రభావం కలిగి ఉండడాన్ని గమనిస్తారు ఒక్కసారి అది గ్రహించాక విషయాలు మారిపోతాయి అందువలన మీ వైఖరి మారుతుంది ఇప్పుడు మనం వైఖరులని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడుసంబంధిత నమ్మకాలపై దృష్టి పెడతాం సంబంధిత రిఫరెన్స్ గ్రూపుల ని గుర్తు పడతాం ఇంకా అనేకమైన ఇతర విషయాలని చేస్తాం ఇప్పుడు మీరు పూర్తి చేయవలసిన విషయాలు ఇవీవాటిని మీకు నేను వివరంగా చెప్పబోవడం లేదు కానీ మీరు మీ తెలివిని ఉపయోగించి ఏటిట్యూడ్ మరియు పెర్సుయేసన్ ఒకదానికొకటి ఎలా ముడి పడి వున్నాయో తెలుసుకోండి డిస్కషన్ ఫోరం లో మీరు మీ ఆలోచనలను వ్రాయవచ్చు ఇక్కడ ఇవ్వబడిన PPT లోని వివరాలను మీరు గమనించడం మంచిదని నేను భావిస్తున్నాను ఇక్కడ నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేసిన విషయం ఏమిటంటే ఒక నిర్ణయం తీసుకోవడానికి వీలైన మార్గాలు ఏ రకంగా చోటు చేసుకుంటాయో ఒక యువ జంట కారు కొనుక్కునే నిర్ణయానికి ఎలా వచ్చారో ఆ ఉదాహరణ ద్వారా వివరించే ప్రయత్నం చేసానుఅలాగే ఒక నిర్ణయం తీసుకోవడం లో ప్రమేయం వహించగల వేరు వేరు కారకాలను వివరించాను PPT చూసి నిర్ణయం తీసుకునే ప్రక్రియ గురించి మీరు ఏమని భావిస్తున్నారో సూచించండి పెర్స్యుయేసివ్ కమ్యూనికేషన్ అంటే ఏమిటో మనం చూసాము మరియు పెర్స్యుయేసివ్ కమ్యూనికేషన్ యొక్క విభిన్నమైన అంశాలని గుర్తించాం వాటిలో విశిష్టంగా మనం పరిగణనలోకి తీసుకున్న అంశం యాటిట్యూడ్ఆ సందర్భంలో పెర్స్యుయేసివ్ కమ్యూనికేషన్ యొక్క ప్రభావం గురించి ఒక్కసారి చూద్దాం అది ఎలా పని చేస్తుంది లేదా ఎలా పని చేయదు విభిన్నమైన నమూనాలు ఏవిధంగా గా ప్రతిపాదించబడ్డాయి మరియు ఆ నమూనాలు పనిచేస్తాయా పని చేయవా వంటి కొన్ని విషయాలు మనం చూడవలసి ఉంది ఇక్కడ మొదటి విషయం కమ్యూనికేటర్ యొక్క విశ్వసనీయత దీని గురించి మనం ముందుగానే ప్రస్తావించుకున్నాం ఎవరు చెప్పారు అనే దాని గురించి విషయం మెసేజ్ సందేశం గురించి స్పష్టంగా అది చేసే ఒక రకమైన అపీల్ గురించి అరిస్టాటిల్ మాటలలో దీనిని ఎవరు చెప్పారు మీకు నచ్చినా నచ్కక పోయినా తర్కం లేదా దాని యొక్క భావోద్వేగ పార్శ్వం వంటి వాటి గురించి ప్రేక్షకుల వ్యక్తిత్వ లక్షణాలు వేరు వేరు వ్యక్తులు వేరు వేరు సాంస్కృతిక పార్శ్వాలు కలిగి ఉంటారు వారు విభిన్న నేపథ్యాల నుండి వస్తారు వేరు వేరుగా ఉంటారు వంటి విషయాలను గురించి మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం ఉదాహరణకి మీరు మనవలతో గాని తాతగారితో గాని ఒక కెఫే కి వెళ్లారు అనుకుందాం మీ తాతగారు ఇష్టపడే ఆహార పానీయాలు మీరు తీసుకోవాలనుకొనే ఆహార పానీయాలకు పూర్తి భిన్నంగా ఉండడాన్ని మీరు గమనిస్తారు అంటే వయస్సు ఇక్కడ ప్రేక్షకపాత్రని వహిస్తుంది అలాగే జెండర్ కూడా ఇంకా సంస్కృతి భాషా పరమైన అంశాలు ప్రాంతీయ పరమైన అంశాలు మొదలైనవన్నీ మీ వైఖరి ఏ విధంగా మారుతుంది అనే విషయాన్ని ప్రభావితం చేస్తాయి ఇవన్నీ మీరు ఒప్పించబడ్డారా లేదా ఏ విధంగా ఒప్పించబడ్డారు లేదా ఏ విధంగా లేదు అనే వాటిని ప్రభావితం చేస్తాయి దీనిని యేల్ యాటిట్యూడ్ చేంజ్ ఎప్రోచ్ యేల్ వైఖరి మార్పు విధానం అంటారు అందువలన ఇక్కడ ఒక కమ్యూనికేషన్ సందేశం మరియు అప్పుడు ఏర్పడే శ్రద్ధ అవగాహన నేర్చుకోవడం అంగీకరించడం ధారణ వంటివి ఉన్నాయి ఇదంతా చాలా చాలా చిన్న పిల్లల వ్యవహారం లాగానో చాలా వాస్తవికంగా చాలా సరళంగా కనిపిస్తుంది మరి అప్పుడు దీని ఆధారంగా ఇవన్నీ జరుగినట్లయితే యాటిట్యూడ్ మారదు కానీ ఇదంతా నిజంగా ఇలాగే జరుగుతుందా బహుశా కాదు బహుశా ఈ నమూనా కొంచెం ఎక్కువ సంక్లిష్టమైనది ఇప్పుడు మనం మెసేజెస్ కి ప్రజల యొక్క స్వంత మానసిక స్పందనలని లెక్కలోకి తీసుకునే పెర్సుయేసన్ కి కాగ్నిటివ్ రెస్పాన్స్ ఎప్రోచ్ వైపు చూద్దాం ఇక్కడslide లో మీరు చూస్తే మెసేజ్ హైలెట్ చేయబడింది మెసేజ్ మీ దృష్టిని ఆకట్టుకుంటుంది మీరు గ్రహించేలా చేస్తుంది నేర్చుకునేలా చేస్తుంది మరియు అది సరిదిద్దుతుంది ఇప్పుడు వాస్తవం ఏమిటంటే మీరు ఒక వాణిజ్య ప్రకటన ని చూస్తున్నారు అనుకుందాం ఆ ప్రకటన విధానం ఎవరైనా ఆ ప్రకటన పట్ల ప్రతికూలంగా స్పందించ వచ్చుననే విషయాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా ఉంటుంది మనం మనతో వాదించుకోవచ్చు మనం మనతో సంభాషించుకోవచ్చు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న ఈ విషయాలన్నీ తోబాటు మరొకటి ఏదో జరుగుతుంది అది భావోద్వేగ ప్రతిస్పందనలతో కూడుకున్న కాగ్నిటివ్ రెస్పాన్స్ ఇక్కడ ఒక మెసేజ్ తో పాటుగా పుట్టుకొచ్చే సృజనాత్మక ఆలోచనలు అనుకూల వాదనలు మరియు ప్రతికూల వాదనలు లేదా ఆ మెసేజ్ తో ఏ మాత్రం సంబంధం లేనివి కూడా ఆ మెసేజ్ ఎలా ఒప్పిస్తుందో మరియు ఆ మెసేజ్ వైపు మన వైఖరిని ఎలా మళ్ళిస్తుందో అనే అంశాన్ని ప్రభావితం చేస్తాయి కానీ కేవలం మన వైఖరి అటు మళ్ళడం లేదా ఆ మెసేజ్ వైపు అభివృద్ధి చెందడం కథ కి ముగింపు కాదు ఎందుకంటే ఆ వైఖరి ఆ ఏటిట్యూడ్ కి అనుగుణమైన చర్య కూడా వుండాలి ఒక వాణిజ్య ప్రకటన చూసిన తర్వాత మీరు ఆ ప్రకటన చాలా బాగుందని అలాగే ఆ ప్రకటన చూపే వస్తువు కూడా చాలా బాగుందని మీరు ఒప్పించబడ్డారు అనుకోండి కానీ మీరు ఆ వస్తువుని కొనడానికి ఒప్పించ బడే వరకూ పెర్సుయేసన్ ప్రక్రియ పూర్తి కానట్లే ముందస్తు హెచ్చరికలు వినాశనం వంటి వాటి గురించి చెప్పే ఇనోక్యులేషన్ సిద్దాంతం దీనిలో కొన్ని విషయాలు పరిచయం చేయబడతాయి తర్వాత ఇన్డక్షన్ సిద్దాంతం దీని లో మీరు ఒప్పించబడే విధానాన్ని ఇతరులు ప్రభావితం చేస్తారు మీరు ఇతరులచే ప్రభావితం చేయబడతారు మీ నిర్ణయాల పరిధి బయట జరిగే ఈ విషయాలు కూడా మీరు నిర్ణయాలు తీసుకునే విధానాన్ని ప్రభావితం చేస్తాయి దీనిని పెరిఫెరల్ ప్రోసెసింగ్ అంటారు తర్వాత పారిభాషకాలు భాష భాష యొక్క పరిమాణం బలమైన వాదనలు ఇవన్నీ సెంట్రల్ ప్రోసెసింగ్ వేగంగా ఆలోచించడం విస్తృతంగా ఆలోచించడం సూక్ష్మంగా ఆలోచించడం క్లిష్టంగా ఆలోచించడం వంటి అంశాలన్నీ నిర్ణయం తీసుకునే విధానంలో ప్రముఖమైన పాత్రని పోషిస్తాయి నేను మీతో పంచుకో బోయే 1 లేదా 2 పరిశోధనా పత్రాలు ఈ విషయాలపై పరిశోధించడం ఎంత క్లిష్టమైన ఎంత కష్టమైన దో తెలియజేస్తాయి కానీ మీరు గుర్తు పెట్టుకోండి ఈ విషయాలపై పరిశోధన కొనసాగుతోంది మనం కూడా ఈ విషయాలపై కొద్దిపాటి పరిశోధన చేస్తున్నాము ఇక్కడ పెర్సుయేసన్ కి సంబంధించిన చిన్నపాటి సూచనలు మరియు కొన్ని కేస్ స్టడీలు ఇవ్వబడ్డాయి మీకు వీటి గురించి నేను విశదీకరించడం లేదు మీరు స్లైడ్స్ చూసి అక్కడ ఉన్న అనేక ప్రశ్నలకు లేదా వాటిలో కొన్ని ప్రశ్నలకు డిస్కషన్ ఫోరంలో సమాధానాలు ఇవ్వండి అందువలన మీకు 3 కేస్ స్టడీలు ఇచ్చాను మీరు వాటికి ఎలా ప్రతి స్పందిస్తారో మిమ్మల్ని అడుగుతాను వైఖరుల గురించి చూసిన తర్వాత ఇప్పుడు మనం ప్రజలు మరియు భాష గురించిన విషయాలపై దృష్టి పెడదాం ఎవరు దీన్ని చెబుతున్నారు ఆ వ్యక్తి తేజస్సు ని కలిగా ఉన్నాడా షారుక్ ఖాన్ లాంటి వాడా అనేకమైన వాణిజ్య ప్రకటనలలో సినిమా తారలు స్పోర్ట్ స్టార్లు బ్రాండ్ ఎండార్స్మెంట్ ద్వారా ఆ బ్రాండ్ కి తమ ఆమోదాన్ని తెలుపుతూ ఉంటారు అంటే అక్కడ వారికున్న తేజస్సు చాలా త్వరగా వాడబడుతుంది ఈ తేజస్సు కీ అలా ఆమోదించడానికి ఆ వ్యక్తి కి వుండే అర్హత లేదా అధారిటీ కి మధ్య గల తేడాని గుర్తించడం కష్టం అలా ఆమోదించడానికి అర్హత కలిగిన వ్యక్తి ఎవరో మనకి తెలియక పోవచ్చు కూడా ఉదాహరణకి టూత్ బ్రష్ లేదా టూత్ పేస్ట్ వంటి వస్తువుల వాణిజ్య ప్రకటనల్లో డాక్టర్లు ఆ వస్తువులకి తమ ఆమోదాన్ని తెలియజేస్తూ ఉంటారు ఫలానా బ్రాండ్ వస్తువుల్ని కొనమని మనకు చెబుతూ ఉంటారు వీరెవరో మనకు తెలియనప్పటికీ అది చెప్పడానికి తమకున్న అర్హత కి లేదా అధారిటీ కి వీరు ప్రాతినిధ్యం వహిస్తారు ఇప్పుడు విశ్వసనీయత గురించి ఈ తేజస్సు కలిగిన లేదా చాలా చాలా ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి దొంగతనం చేయడం మంచిది అని చెప్పారు అనుకోండి అప్పుడు విశ్వసనీయత స్పష్టంగా రాజీ పడినట్లే అలాంటప్పుడు అటువంటి ప్రకటనని అంగీకరించే ముందు కనీసం ఐదు సార్లు ఆలోచిస్తారు అందువల్ల ఈ విషయాలన్నీ సంకలనం చెంది ఉంటాయి ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి నిపుణుడు నమ్మదగిన తనంమంచి పేరు మీకు ఏమి తెలుసు ఏమి తెలియదు వంటి విషయాలు నాలెడ్జ్ బయాస్ వారు ఏమి చెప్పారో అది మీకు సరిగ్గా అర్థం అయిందో లేదో అనేది రిపోర్టింగ్ బయాస్ ఈ విషయాలు కూడా ముఖ్య పాత్రని పోషిస్తాయి సామాజిక ఆకర్షణ ఆ వ్యక్తిని మీరు ఏమేరకు ఇష్టపడతారు ఆ వ్యక్తి యొక్క ఏ లక్షణాలు మీ లక్షణాలతో సారూప్యం కలిగి ఉంటాయి మిమ్మల్ని మీరు ఆ వ్యక్తి లో ఎలా గుర్తిస్తారు శారీరకంగా ఆ వ్యక్తి ఎంత ఆకర్షణీయంగా ఉంటారు ఇటువంటి విషయాలు కూడా మీరు ఒప్పించబడడం లో ప్రముఖ పాత్రని పోషిస్తాయి రాజకీయాలలో కూడా ఈ అంశాలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి ఒక రాజకీయ నాయకుని యొక్క ప్రాచుర్యం లేదా విజయం చాలా వరకు ఈ విషయాలపై ఆధారపడి ఉంటాయి ప్రముఖ రాజకీయ నాయకుల చిత్రాలను ఉపయోగించి కొన్ని అధ్యయనాలు చేయబడ్డాయి యు ఎస్ లో ఇద్దరు రాజకీయ నాయకుల చిత్రాలను చూపించి వీరిలో మీరు ఎవరికి ఓటు వేస్తారో వెంటనే చెప్పమని అడిగినప్పుడు 15 సెకనుల కంటే తక్కువ సమయం పాటు ఈ చిత్రాలను చూసి సుమారుగా 70 శాతం మంది జవాబు ఇచ్చారు నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ ఎంత హాస్యాస్పదంగా ఉండగలదో ఇది సూచిస్తోంది అంటే మీరు తార్కికమైన విశ్లేషణల నేపథ్యంలో చరిత్ర ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం లేదు క్షణాలలో ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆ రాజకీయ నాయకులు ఎవరో కూడా తెలియని వ్యక్తులు కూడా ఈ అధ్యయనంలో ప్రతిస్పందించారు వాస్తవ ఓటర్లలో 70 శాతం ఈ ప్రతిస్పందనల తో సరిపోలి కొంత కొంత కాలం పాటు వీరిని వింటూ ఉన్నారు ఒక సవివరమైన విశ్లేషణ ఏమి సూచించెనంటే ఒక వ్యక్తి యొక్క కళ్ళు నమ్మదగినవిగా తోస్తే ప్రజలు ఆ వ్యక్తిని నమ్మడం మొదలుపెడతారు అని పెర్స్యుయేసివ్నెస్ మాత్రమే కాక ప్రసంగం మరియు అనేక ఇతర అంశాలు మనం ఒప్పించబడడంలో ప్రముఖ పాత్రని పోషిస్తాయి ఈ విషయాలు ఎలా పనిచేస్తాయో మీరు తెలుసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మనం సాఫ్ట్ స్కిల్స్ కోర్సు లో ఉన్నాం కనుక మరియి ఇతరులని తార్కికంగా ఒప్పించడం ఒక సాఫ్ట్ స్కిల్ నేను నేను ప్రారంభంలో చెప్పినట్లుగా మీరు ఈ నైపుణ్యాన్ని అలవర్చుకుని అభివృద్ధి చేసుకోవాలి ఇది అనైతికం కానవసరం లేదు ఎందుకంటే మీరు ఎవరినైనా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు వాస్తవంగా ఆ వ్యక్తిని మోసం చేస్తున్నారని కాదు మీరు ఒక విషయాన్ని నమ్మారు మరియు అవతల వ్యక్తి ఆ ప్రయోజనాన్ని పొందాలని మీరు భావిస్తున్నారు ఇది అవతల వ్యక్తి నమ్మ గలిగితే మీరు చేసే ప్రయత్నం కేవలం అదే చాలా తరచుగా వ్యాపారం సహకారాలు చర్చలు సంస్థల మధ్య ఒప్పందాలు ఇవన్నీ చాలా సందర్భాల్లో భావించేది ఇదే మీరు అమ్మ చూపుతున్న ప్రోడక్ట్ పై నీకు నమ్మకం ఉంటే మీరు చేస్తున్నది ఇది ఖచ్చితంగా సరి అయినది నేను చెప్పిన ఈ విషయాలన్నీ పరిశోధనాపరంగా ఆచరణాత్మక ప్రాముఖ్యత కలిగినవి మరియు వీటిని క్రోడీకరించి తరువాత మీకోసం అందుబాటులో ఉంచుతాను కానీ ఇప్పుడు మళ్లీ మనం ఎండార్స్మెంట్ గురించి మరియు ఎండార్స్మెంట్ యొక్క ఉదాహరణలు గురించి ఒకసారి చూద్దాం మనం పాలు తాగి తీరాలని అవి మన శరీర వ్యవస్థ కి అవసరమని పాల యొక్క ప్రాధాన్యత గురించి అవగాహనని పెంపొందించే గాట్ మిల్క్ ప్రచారం చాలా విజయవంతమైనది దీని గురించి మీకు మీరే చూడొచ్చు ఈ గాట్ మిల్క్ ప్రచారం కేవలం 2 సంవత్సరాల స్వల్పకాలంలో 95 శాతం అమెరికన్లలో పాల యొక్క ప్రాధాన్యత గురించిన అవగాహనని పెంపొందించ గలిగింది ఎండార్స్మెంట్ వాల్యూ ఆమోదం యొక్క విలువ గురించి మనం పూర్తి చేశాం ఇక్కడ సినిమా తారలు ఈ విషయాన్ని ఎండార్స్ చేయడం లేదా ఆమోదించడం మీరు ఇక్కడ చూడవచ్చు అందువలన అర్హత కలిగిన వ్యక్తులు లేదా ప్రసిద్ధి చెందిన వ్యక్తులు లేదా మంచి తేజస్సు కలిగిన వ్యక్తులు ప్రజలని ఒప్పించడానికి ప్రకటనల లో పాల్గొనడం వాస్తవంగా విజయవంతమైనది ఇప్పుడు మనం తరువాయి అంశమైన మెసేజ్ ఫ్యాక్టర్స్ సందేశ కారకాలు గురించి చూద్దాం మెసేజ్ లో ఏముందో అది పెర్సుయేసన్ యొక్క స్థాయిని చాలా గొప్పగా ప్రముఖంగా ప్రభావితం చేస్తుంది ప్రతి మెసేజ్ కి రెండువైపులుంటాయి ఆ మెసేజ్ ని ప్రెజెంట్ చేసే క్రమం ప్రాతినిధ్యం ప్రతినిధుల ఆధారంగా సానుకూలం వైపో ప్రతికూలం వైపో మనం తీర్మానానికి వస్తాం సాధారణంగా ఒక మెసేజ్ లో ఆఖరి భాగం చాలా బాగా గుర్తుండి ప్రజల్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది మెసేజ్ లోని విషయం గురించి చూస్తే సాక్ష్యం భయం మరియు రూపొందించిన విధానం అనే మూడు వ్యూహాలు ప్రముఖ పాత్రని పోషిస్తాయి మనం భాషకు సంబంధించిన అంశాల దగ్గరికి వస్తే ప్రసంగ వేగం ఒక వ్యక్తి ఎంత వేగంగా మాట్లాడుతున్నాడు పేలవమైన భాష కాకుండా శక్తి వంతమైన భాష మరియు తీవ్రమైన భాష అంటే ఉద్వేగపూరితమైన భాష వంటి వివిధ అంశాలు పెర్స్యుయేసివ్ కమ్యూనికేషన్లో విజయవంతమైనవని పరిశోధనల ద్వారా తెలుసింది దీని నుంచి మీరు నేర్చుకోవలసిన పాఠం స్పష్టంగా ఏమిటంటే మీరు ఏదైనా ఒక వాణిజ్య ప్రకటన గురించి మాట్లాడుతున్నా లేదా మీ రోజువారీ పనుల్లో ఎవరితోనైనా మాట్లాడుతున్నా లేదా ఏదైనా వ్యాపార వ్యవహారాలలోనైనా ఈ మూడు ప్రధాన అంశాలుగా నిలుస్తాయని మీరు తెలుసుకోవలసిన అవసరం ఉంది అని నా భావం ఇప్పుడు మెసేజ్ స్ట్రక్చర్ గురించి ఏక పక్షమైన మెసేజ్ కేవలం ఒకవైపు అవగాహన మాత్రమే చూపిస్తుంది రెండు వైపుల కమ్యూనికేషన్ ఇరువైపులా చూపిస్తుంది మరియు తరచుగా ఇది ఎక్కువ ఒప్పించగలిగేదిగా అంటే పెర్స్యుయేసివ్గా ఉంటుంది ఎవరైనా ఒక వ్యక్తి వ్యాపారానికి సంబంధించిన ఒక వ్యవహారాన్ని చేస్తున్నారు అనుకుందాం అప్పుడు ఆ వ్యక్తి ఆ వ్యవహారంలో ఉన్న లాభనష్టాలు రెండింటినీ లేదా అనుకూల ప్రతికూల అంశాలు రెండింటినీ సూచిస్తాడు అయినప్పటికీ లాభాలే లేదా అనుకూలమైన అంశాలే ఎక్కువగా కనిపిస్తాయి అప్పుడు ఆ వింటున్న వ్యక్తి ఇది నిజమే అనుకుంటాడు ఉదాహరణకి ఈ కార్ లో ఇవన్నీ మంచి లక్షణాలు ఇవి కొంచెం ఇబ్బంది పెట్టే లక్షణాలు అని ఒక కారు అమ్మకం దారు చెప్పాడు అనుకోండి కొనుగోలుదారుడు ఆ రెండు లక్షణాలని బేరీజు వేసుకుని నిర్ణయించుకుంటాడువిషయాలని ఈ విధంగా ప్రెజెంట్ చేయడం వలన అవతల వ్యక్తి అమ్మకందారుడు పారదర్శకంగా నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడని భావిస్తాడు అందువలన ఏకపక్ష సందేశం తెలియ చెప్పడం లో నిజాయితీ లేక పోవడాన్ని సూచిస్తే రెండు వైపులా సూచించే మెసేజ్ వాస్తవానికి ఒకవైపు అధికంగా చూపినప్పటికీ కాస్త ఎక్కువ నిజాయితీ కలిగినదిగా పరిగణించబడుతుంది అందువలన ద్విపక్ష సందేశం వైఖరులను ఏకపక్ష సందేశం కంటే ఎక్కువ ప్రభావితం చేస్తుంది కానీ ఇది ప్రత్యర్థి యొక్క దృక్పథాన్ని పడగొట్ట లేని విధంగా కమ్యూనికేషన్ ఉంటే అప్పుడు ద్విపక్ష సందేశం కాస్త తక్కువ తప్పనిసరి కాబట్టి మీరు దీనిని వాస్తవంగా ఏ విధంగా వాడబోతున్నారో అనేదాని గురించి మీరు వ్యూహాత్మకంగా ఉండాలి అందువలన తర్వాత ఎప్పుడైనా మీరు మాట్లాడేటప్పుడు మీ ప్రొడక్ట్ ని కొనడానికో మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకోవడానికో ఎవరినైనా ఒప్పించేందుకు ప్రయత్నించేటప్పుడు ఒక టు సైడెడ్ మెసేజ్ తో ఉండండి కానీ ఆఖరికి మీకు ఆమోదకరమైన వైపు ఆ మెసేజ్ బలంగా ఉండేలా ప్రయత్నించండి దానంతటదే ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది ఉండి తీరాలి ఈ విషయాలలో చాలా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి మెసేజెస్ చాలా స్పష్టంగా ఉండాలి స్పష్టమైన మెసేజ్ లు సూక్ష్మమైన మెసేజ్ ల కంటే సులభంగా అర్థం అవుతాయి అర్థం ఏమిటో విప్పి చెప్పకుండా అర్ధాన్ని వెదుక్కునే పనిని ప్రేక్షకులకే వదిలివేసే మెసేజ్ లు చాలా తరచుగా పనిచేయవు అందువలన మీకు మీరే అలవర్చుకోవలసిన కొన్ని విషయాలు ఇవి ఇక్కడ కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇవ్వడం జరిగింది ఓకే మరియు మనం తరువాతి అంశమైన ఫియర్ అపీల్ గురించి చర్చిద్దాం ఈ స్లైడ్ లో ఇచ్చిన వివరాలని కలిసి చూద్దాం ప్రమాదకరమైన వస్తువుల నుండి పిల్లల్ని దూరంగా ఉంచడానికి తల్లిదండ్రులు భయాన్ని ఉపయోగిస్తారు రోజువారీ జీవితంలో చాలా తరచుగా ఈ ఫియర్ అపీల్ వాడతాం ఉదాహరణకి నాకు పిల్లడి పై కోపం వస్తే సరిగ్గా చదవక పోతే పరీక్షలలో మంచి మార్కులు రావు అలా రాకపోతే మంచి ఉద్యోగం రాదు అప్పుడు నువ్వు బాధ పడతావు అని అంటాను అందువలన ఇక్కడ ఒక తర్క పరంపర ఉందిఫియర్ అపీల్ ని ఉపయోగించి చదవడానికి పిల్లలని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ రిఫర్ చేసే డైనమిక్ పెర్సుయేసన్అనే పుస్తకం నుండి మరికొన్ని ఉదాహరణ లు ఇక్కడ వున్నాయి కానీ ఇది ఒక్కోసారి ఎదురుదెబ్బ తీయొచ్చు వేరే రకాల చిక్కుల కి దారి తీయవచ్చు అవాస్తవిక ఆశావాద పక్షపాతం అనేదాని గురించి చూడండివేల సంఖ్యలో జనాలు సిగరెట్లు కాలుస్తున్నారు నేనూ కాలుస్తున్నానునాకేమీ అవదు ఇతరుల కి ఏమైనా అవుతుంది వేరే వారికి కేన్సర్ వస్తుంది నాకు కేన్సర్ రాదు అనుకోవడం లాంటి భావాలు ఈ కోవకు చెందుతాయి ఇందులో చాలా సంక్లిష్టమైన విషయాలు ఇమిడి ఉన్నాయి ఈ స్లైడ్స్ లో మరి కొన్ని విషయాలు పొందుపరిచిన మీకు సమయం దొరికినప్పుడు చూడండి ఇప్పుడు మనం మెసేజ్ కి సంబంధించి మరో విషయాన్ని పరిశీలిద్దాం అది భాష శక్తివంతమైన భాష వెర్సెస్ పేలవమైన భాష వివరాల కోసం మీరు స్లైడ్స్ చూడండి ఇప్పుడు నేను వేగంగా మీతో పంచుకో బోయే విషయం ఏమిటంటే శక్తివంతమైన భాష అనేది నిస్సంకోచం అయినది దృఢమైనది ఇంకా ఇంకా ఏదైనా దాని గురించి వాయిస్ స్పీచ్ గురించి చెప్పినప్పుడు నేను మీతో చర్చించాను స్పీకింగ్ స్కిల్స్ గురించి మనం చర్చించుకున్న విషయాలు కూడా ఇక్కడ ఆపాదించుకోవచ్చు భాష చాలా విషయాల్ని తెలియజేస్తుంది స్వరం చాలా విషయాల్ని తెలియజేస్తుంది సంకోచం సంకోచం కలిగించేలా విషయాన్ని తెలియజేయడం అస్థిరత్వం వంటి విషయాలు సాధారణంగా ఎక్కువ పెర్స్యుయేసివ్ కాదు ఆ విషయం మీకు స్పష్టమై ఉండాలి లాంగ్వేజ్ ఇంటెన్సిటీ భాషా తీవ్రత అంటే ఏ భాష మిమ్మల్ని తీవ్రంగా రెచ్చకొడుతుందో లేదా ప్రేరేపిస్తుంది అది ఓకే అది ఉపమాలంకారం మెటఫర్ కావచ్చు బలమైన మరియు స్పష్టమైన భాష సచిత్ర ఉదాహరణలు ఇవన్నీ పొడిపొడి మాటల నిర్లిప్తతపు భాష కంటే ఉత్తమంగా పని చేస్తాయి ప్రజలని ఒప్పించడం లో భావోద్వేగ భరితమైన భాష చాలా శక్తివంతంగా చేస్తుంది ఎందుకంటే చాలా తరచుగా పెర్సుయేసన్కి కాగ్నిటివ్ పార్శ్వం ఉంటుంది కానీ ఈ భావోద్వేగాల వైపు ఇష్టాలు అయిష్టాలు తమ పాత్రను పోషిస్తాయి అలాగే తార్కికమైన వాదన కూడా పెర్సుయేసన్లో ప్రత్యేకమైన పాత్రని పోషిస్తుంది మనం భాషా తీవ్రత గురించి విషయాల యొక్క భావోద్వేగ పార్శ్వం గురించి మాట్లాడుకుంటున్నాం కొంచెం ముందుగా నేను చెప్పినట్లుగా ప్రధానమైన విషయాల యొక్క సారాంశాన్ని ఇక్కడ ఉంచుతున్నాను ఈ విషయాలను గురించి క్రమమైన పద్ధతిలో చదవండి ఎందుకంటే అవి మీరు పెర్స్యుయేసివ్ కమ్యూనికేటర్ కావడం ఎలాగో గుర్తించడంలో సహాయపడతాయి ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ నమ్మకంచిరునవ్వు ఎప్రోచబిలిటీ విశ్వసనీయత వంటి లక్షణాలు మీరు కలిగి ఉండాలి మీరు చెప్పేది ఏదైనా అర్ధవంతంగా వాస్తవంగా ఉండాలి మరియు దారుణంగా విపరీతమైనదిగా ఉండకూడదు భాష మరియు కమ్యూనికేషన్ పెర్స్యుయేసివ్ భాష అంటే అర్థం అలంకారికమైన భాష భావోద్వేగమైన భాష అలాగే ఒక విషయం యొక్క రెండు వైపులా చూపించే తార్కికమైన భాష అధారిటేటివ్ ఫిగర్ మీ పరిధిలో మీరు ఎవరికైనా ఫలానా వ్యక్తి ఈ వస్తువులను ఉపయోగిస్తూ ఉన్నారు అని సూచించగగితే ఆ వ్యక్తి అధారిటేటివ్ ఫిగర్ వీళ్ళు వాడారు వాళ్లు వాడారు ఈ ఇన్స్టిట్యూట్ లేదా మరొక ప్రసిద్ధిచెందిన ఇనిస్ట్యూట్ ఉపయోగించింది అని చెబుతూ ఏవైనా వస్తువులని అమ్మడం మనం చూస్తూ ఉంటాం ఇది అధారిటీ ఫిగర్ గా పనిచేస్తుంది లేదా మీకు మీరే ఒక అధారిటేటివ్ ఫిగర్ కావచ్చు ఒక వ్యక్తి రెండు విషయాలని నమ్మాలని లేదా ఆసక్తి చూపించాలని లేదా వాటిపై దృష్టి నిలపాలని మీరు కోరుకుంటే మీరు బహుశా ఐదు విషయాల గురించి మీరు చెప్పాల్సి ఉంటుంది ఫెమిలియారీటీ ప్రాచుర్యం ఒక వ్యక్తి ఒక విషయం తో బాగా పరిచయం కలిగి ఉన్నాడు అనుకోండి అప్పుడు మీరు వేరే వ్యూహాన్ని ఉపయోగించవలసి వస్తుంది ఎవరైనా ఒక విషయంలో తగినంత పరిచయం ఉన్నవారు కాకపోతే వారికి ఎక్కువ సమాచారాన్ని అందించడం ద్వారా వారిలో నిజాయితీ కలిగిన ఆసక్తిని మీరు కలిగించగలరు ఎవరైనా నా ఒక విషయంలో బాగా పరిచయం కలిగిన వారైతే బహుశా ఆ దిశలో వారు ఆ వస్తువుని ఇష్టపడినట్లయితే బహుశా ఆ వ్యక్తిని ఒప్పించడం చాలా సులభమవుతుంది ఎక్స్క్లూజివిటీ అండ్ ఎవైలబిలిటీ ప్రత్యేకత మరియు లభ్యత మీ ప్రొడక్ట్ లేదా కాన్సెప్ట్ ఏదైతేనేం వాటి మార్కెటింగ్కి సంబంధించినది ఈ ప్రొడక్టు లేదా కాన్సెప్టు ఏదైనా అది అరుదైనది కానీ అందుబాటులో ఉండేది మరియు స్పష్టంగా ఔచిత్యం కలిగినదీ అయితే వీటిని ఉపయోగించే వ్యక్తి కుతూహలంచమత్కారంఉత్తేజంఆసక్తికరం అయిన రీతిలో మీడియా ని ఉపయోగించడం పవర్ పాయింట్ ని మల్టీమీడియా ని వివిధ అంశాలకి సంబంధించిన విజువల్స్ ని ఆడిటరీ ఛానల్నీ మరియు సామాజిక మాధ్యమాల నీ ఉపయోగించడం గురించి మనం మాట్లాడుకున్నాం మన జీవితంలో ప్రతిరోజు వీటిని వాడుతున్నాం అలాగే మన ప్రయోగాల లో కూడా వీటిని వాడుతున్నాం అందువలన వీటన్నిటిని అర్థవంతంగా మరియు శ్రద్ధగా సుస్థిరమైన మార్గం లో ఈవేళ మనం చేసినవాటి ఆధారంగా ఉపయోగించుకోగలిగితే పెర్స్యుయేసివ్ కమ్యూనికేషన్ విజయవంతం అయి తీరుతుందని మీరు తెలుసుకుంటారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను మీతో ఈ విషయాలు పంచుకుంటూ నేను గడిపిన ఒక గంట కాలం కేవలం మంచిది మాత్రమే కాదు ఒక ఉత్తమమైన అధికమైన పెర్స్యుయేసివ్ కమ్యూనికేటర్ కావడానికి లేదా జీవితపు అడుగడుగునా మీరు పెర్య్సుయేసన్ ని సాధన చేయడానికీ ఇవన్నీ సాధన చేయడం మీరు నేర్చుకుని తీరాలి